అందరికీ నమస్కారం "బయాలజీ ఫర్ ఇంజనీర్స్ అండ్ అదర్ నాన్ బయాలజిస్ట్స్ "Biology for Engineers and other Non Biologists" అనే కోర్సుకి స్వాగతం నా పేరు మధులిక దీక్షిత్ నేను బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్లో అధ్యాపకురాలిని ఈ కోర్సుని నా సహాధ్యాపకులు ప్రొఫెసర్ జి సురేష్ కుమార్ గారితో కలిసి తీసుకుంటాను ఇంజినీర్లకు మరియు బయాలజిస్ట్స్ కానీ వారికి ఈ కోర్స్ చెప్పాలి అన్న ఆలోచన నా దగ్గరకి తీసుకునివచ్చినప్పుడు బయలాజిస్ట్స్ కానీ వారికి కూడా సులువుగా అర్థం అయ్యే స్థాయిలో బయాలజీ ని అందజేయాలనుకున్నాం కాబట్టి ఇప్పటికే బయాలజీలో వేరే ఏదైనా కోర్సులు చేసిన విద్యార్థులకు చాలా విషయాలు ప్రథమికంగా అనిపించే అవకాశం ఉంది అయితే బయోలాజికల్ లైఫ్ యొక్క ప్రాథమిక లక్షణాలను హైలైట్ చేయటమే ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఎన్నో సార్లు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇలాంటి కోర్సులు తీసుకున్నపుడు ముఖ్యంగా ఒక బయోలాజికల్ కోర్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉండటం గమనించాను దీనికి వాళ్ళు నాకు ఇచ్చిన కారణం ఏమిటంటే బయాలజీ లాంటి సబ్జెక్టుకి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం అని నిజానికి విద్యార్థులకు నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే చాలా పదాలు ఎంతో కష్టంగా ఉంటాయి కానీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ తో సరిపోల్చితే బయాలజీ ఇంకా చాలా ఇన్ఫాంట్ స్టేజి లో ఉంది ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలలో లాజిక్స్ అనేవి చాలా బాగా నిర్వచించబడ్డాయి అదే బయాలజీలో ఆ లాజిక్లను ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాము అందువల్ల ఈ కోర్సులో మనం బయోలాజికల్ లైఫ్ని ఈ లాజిక్లు అనేవి ఎలా గవర్న్ చేస్తాయి రియాక్షన్స్ పరంగా ఫిసికల్ ఎన్టిటీస్ పరంగా జీవించడానికి మనుగడ సాగించడానికి ఎలా ఉపయోగపడతాయి అనేది అర్థంచేసుకునే ప్రయత్నం చేద్దాం నేను నా మొదటి ఉపన్యాసాన్ని ఆరిజిన్ ఆఫ్ లైఫ్ మీద స్లైడ్స్ తో మొదలుపెడతాను చాలా కాలంగా లైఫ్ లేదా ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనే అంశాలు చాలా రహస్యంతో కూడుకున్నవిగా ఉన్నాయి ఇప్పటికి జీవితం ఎలా పరిణామం చెందింది అన్న ప్రశ్నకి మనం సమాధానం చెప్పలేకపోతున్నాం కానీ మనం ఈ రోజు అంశం అయిన ఆరిజిన్ ఆఫ్ లైఫ్ లోకి వెళ్లే ముందు జీవిత లక్షణాలు అంటే ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం జీవం అంటే ఏంటి అది జీవం లేని వస్తువుల నించి తనని తానూ ఎలా వేరు చేసుకుంది ఈ జీవ ప్రపంచంలో బాక్టీరియాతో మొదలుపెట్టి మొక్కలు ఫంగల్ ఆర్గానిజం లేదా మనిషి ఇలా మీ చుట్టూ ఉన్న ఏ జీవిని చూసినా వాటన్నిటికీ ఎప్పటికి స్థిరంగా ఉండే ఒక కామన్ లక్షణం ఉంటుంది అలా అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం రెప్లికేట్ లేదా రిప్రొడ్యూస్ చేయగలిగే సామర్ధ్యం ఉండగలగడం ఈ లక్షణమే జీవ ప్రపంచాన్ని నిర్జీవ ప్రపంచం నించి వేరు చేస్తుంది ఒక జీవి తన మనుగడ నిలబెట్టుకోవడానికి తన గుణాలను తన సంతానానికి అందివ్వటానికి ఎన్నో ప్రక్రియలను చేయవలిసి వస్తుంది అవి ఏంటి అంటే ఆహారాన్ని ఉపయోగించుకోగలగడం అవసరం ఉంటే ఆహారాన్ని సింథేసైజ్ చేస్కునే సామర్ధ్యం కలిగి ఉండటం అలాగే ఆహారాన్ని జీర్ణం చేసుకోగలగడం అలాగే వ్యర్ధాలను విసర్జించగలగడం ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఇంకా చెప్పాలి అంటే జీవితం లేదా ఏదైనా బయలాజికల్ సిస్టం చాలా డైనమిక్ వ్యవస్థ దీని యొక్క ముఖ్య ప్రయోజనాలు మనుగడ సాగించడం మరియు పునరుత్పత్తి చేయడం ఇది జీవికి ఉన్న చాలా యూనిక్ గుణం ఈ భూమ్మీద జీవం ఎలా పరిణామం చెందింది అనేదానికి ఇప్పటికి మన దగ్గర పూర్తి సమాధానం లేదు జియాలజిస్ట్స్ ఆర్కియోలజిస్ట్స్ మాలిక్యులార్ బయాలజిస్ట్స్ ఎన్నో అధ్యనాలు చేసి ప్రస్తుత జీవం నిర్జీవ వస్తువుల నించి పరిణామం చెందిందని రుజువులు చూపిస్తున్నారు అంటే మనం కెమికల్ రియాక్షన్స్ ద్వారా పరిణామం చెందాం అన్నమాట Refer slide time 505 భూమి యొక్క చరిత్రని మరియు జీవం ఎలా పరిణామం చెందిందో చూద్దాం ఇప్పుడు మీరు భూమి యొక్క మొత్తం జీవితాన్ని చూద్దాము అనుకుంటే ఈ స్లయిడ్ చూడండి నేను ఇందులో కొన్ని బిలియన్ సంవత్సరాల టైం స్కేల్ లో ఒక గడియారాన్ని గీసాను రేడియో ఆక్టివ్ డేటింగ్ ద్వారా భూమి పుట్టి దగ్గర దగ్గర 4 8 బిలియన్ సంవత్సరాల పూర్వం అయ్యుండొచ్చు ఫాసిల్ రికార్డ్స్ కూడా ఈ భూమి మీద జీవం ఇంకో బిలియన్ సంవత్సరాల తర్వాత మొదలయ్యి ఉంటుందని చెప్తున్నాయి ఫాసిల్ రికార్డ్స్ వల్ల మనకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి భూమి పుట్టిన ఏడు లేదా ఎనిమిది మిలియన్ సంవత్సరాల లోపే జీవం మొదలయ్యిందని మనం ఊహించవచ్చు ఈరోజు క్లాస్ లో జీవం ఎలా పరిణామం చెందిందో తెలుసుకుందాం కానీ మీరు తెలుసుకోవలసింది ఏంటి అంటే మొదట్లో ఇవన్నీ ఒక సెట్లో ఉన్న కెమికల్ రియాక్షన్స్ భూమిలో వాతావరణం చాలా అనుకూలంగా ఉండటంవల్ల ఈ కెమికల్ రియాక్షన్స్ జరిగాయి భూమి పుట్టిన తొలి దశలో భూమి మీద ఉన్న వాతావరణానికీ ఇప్పుడు మనం చూస్తున్న వాతావరణానికీ చాలా తేడా ఉంది అప్పట్లో భూమి అంతా అట్మాస్ఫెరిక్ ఆక్సిజన్ తో నిండి ఉండేది భూమి ఏర్పడిన మొదటి దశలో చాలా రెడ్యూసింగ్ పర్యావరణం ఉండేది నేను మళ్ళీ మనం ప్రారంభ బయలాజికల్ మాలిక్యూల్స్ ఎలా సింథసైజ్ అయ్యాయో రుజువు చేసే ప్రయోగాలు గురించి మాట్లాడినప్పుడు వీటి గురించి చెప్తాను భూమి వయస్సు కనీసం 4 6 నించి 4 8 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది ప్రాచీన ఫాసిల్ రికార్డ్స్ కనీసం 3 6 నించి 3 8 సంవత్సరాల పాతవి అంటే ఈ రెండిటికి మధ్యలో ఎప్పుడో జీవం ఏర్పడింది ఈ రోజుకి మనం ప్రాచీన జీవ రూపాలని కొన్ని చూస్తున్నాము అవే బాక్టీరియల్ ఫార్మ్స్ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కనీసం మూడు బిలియన్ సంవత్సరాల క్రితం పరిణామం చెందిన బాక్టీరియా ఇప్పటికీ అంటే గత 3 5 నించి 4 బిలియన్ సంవత్సరాల నించి తన మనుగడని సాగిస్తుంది ఈ ప్రక్రియలో ప్రోకారియోట్స్ కూడా పరిణామం చెంది అభివృద్ధి చెందాయి ప్రస్తుతం ఉన్న ఎన్నో జీవ రూపాలకు ఇవి మూలం అని మనం అనుకుంటున్నాము కాబట్టి మనం తర్వాత దీని గురించి దశలవారీగా చూద్దాము Refer slide time 0755 జియోలాజికల్ ఎస్కవేషన్స్ కెమికల్ రియాక్షన్స్ మాలిక్యులార్ బయాలజీ పద్ధతులు నించి మనకు దొరికన ఆధారాల ద్వారా సరళత కొరకు బయాలజిస్టులు జీవ ప్రక్రియను మరియు దాని ఉనికిని లేదా ఆవిర్భావాన్ని మూడు దశల్లో విభజించారు మొదటి దశ కెమికల్ ఎవల్యూషన్ ఈ దశ భూమి ఏర్పడిన మొదటిలో పరిణామం చెంది ఉండొచ్చు అప్పుడు భూమి యొక్క క్రస్ట్ చాలా వేడిగా ఉండేది పదార్ధాలు ఇంకా చల్లబడలేదు సముద్రాలు స్ప్రింగ్స్ హాట్ పూల్స్ ఇంకా మరుగుతూనే ఉండేవి వాతావరణం చాలా రెడ్యూసింగ్ గా ఉండేది ఈ దశలోనే బహుశా కొన్ని రకాల జియోలాజికల్ కాంప్లెక్స్ లు లేదా మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ అవ్వటం ద్వారా మొట్టమొదటి ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏర్పడి ఉంటాయి మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆ తర్వాత వచ్చిన ముఖ్య ఫీచర్ ఏమిటంటే జీవాన్ని కెమిస్ట్రీ నుంచి వేరు చేసే మాలిక్యూల్స్ యొక్క సామర్ధ్యం ఇది ఎప్పుడో ఒకప్పుడు తన ప్రతిరూపాన్ని తానే సృష్టించుకునేలా చేస్తుంది జీవ ఆవిర్భావం సంబంధించి ఇది చాలా ముఖ్య లక్షణము బహుశా ఈ దశలో సిస్టం కేవలం ఒక కెమికల్ ఎన్టిటీస్ సెట్ నుంచి తనని తాను రెప్లికేట్ చేసుకోగలిగే ప్రాపర్టీ గా మారిపోతుంది ఆపై చివరి దశ వస్తుంది ఇది ఇక్కడ నుండి మిగిలిన దశలకు అనుగుణంగా ఉంటుంది ఇక్కడ నుండి ఈ రోజు వరకు మనం చూసే వరకు పరిణామం ఎవల్యూషన్ అంటే ఏమిటి మొదట్లో కొన్ని కెమికల్ మాలిక్యూల్స్ సెట్స్ అన్ని ఒక దగ్గర చేరి వాటిని అవి రెప్లికేట్ చేసుకునే సామర్ధ్యం తెచ్చుకుని ఉంటాయి ఆ తర్వాత ఈ ఎన్టిటీస్ అన్ని తమను తాము ఆర్గానిజం గా అంటే మొదట్లో ప్రోకార్యోట్లుగా ఆ తర్వాత ఇంకా కాంప్లెక్స్ జీవ రూపాలైన యూకార్యోట్లు గా మార్చుకుంటాయి అంటే ఒక సింగల్ సెల్ ఆర్గానిజం నించి ఒక మల్టీ సెల్యూలర్ ఆర్గానిజం దాని నించి మొక్కలుగా జంతువులుగా ఆ తర్వాత ఇప్పటి రోజు మనుషుల్లా మారింది కాబట్టి సరళత కొరకు ఈ జీవ అభివృద్ధిని మనం మూడు ఫేసులు గా విభజించుకోవచ్చు అవి కెమికల్ ఎవల్యూషన్ జీవం యొక్క రేప్లికేటివ్ ఎబిలిటీ సముపార్జన మరియు ఎవల్యూషన్ ఈ పరిణామాన్నే మనం ఇప్పుడు కాంప్లెక్స్ జీవాలు మరియు మొక్కలుగా చూస్తున్నాము Refer slide time 11 25 జీవ ఆవిర్భావం కి సంబంధించిన సిద్ధాంతాలు మరియు రుజువులను చూద్దాం కానీ వీటిలోకి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సిద్ధాంతాలు ఎలా తయారైయ్యాయో అర్థం చేసుకోవటానికి అవి చాలా అవసరం ఇప్పుడున్న ఏ జీవికైనా డెబ్భై శాతం శరీర బరువు నీటితో తయారయ్యి ఉంటుంది కానీ మీరు కేవలం పొడి బరువు డ్రై వెయిట్ ని పరిగణలోకి తీసుకుందాం అనుకుంటే ఏ ప్రాణికయినా తొంభై శాతం డ్రై వెయిట్లో ముఖ్యంగా ఉండే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి వాటిల్లో అన్నిటికంటే ఎక్కువ కార్బన్ మిగిలినవి హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ మరియు సల్ఫర్ వీటితో పాటు ఐరన్ కాపర్ జింక్ వంటి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కానీ బల్క్ క్వాన్టిటి పరంగా చూస్తే అన్నిటిలోకి కార్బన్ చాలా ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది కార్బన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ని చూస్తే ఇది పెద్ద మొత్తంలో దొరుకుతుంది ఇది అంత ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు ఎందుకంటే కార్బన్కి తనతో మాత్రమే కాది వేరే ఎలిమెంట్స్ తో అంటే హైడ్రోజన్ తో కూడా కోవలెంట్ బాండ్స్ ఏర్పరిచే బహుముఖ సామర్ధ్యం ఉంది దీని ద్వారా అనంతమైన పొడవు కలిగిన ఆర్గానిక్ మాలిక్యూల్స్ చైన్ ఏర్పడుతుంది ఆవిధంగా చూసుకుంటే కార్బన్ చాలా మంచి ఎలిమెంట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే జియాలజిస్టులు భూమి ఆవిర్భావం సమయంలో రాళ్లు మరియు తరచుగా భూమిని ఢీకొనే ఉల్కల యొక్క కెమికల్ కంపోసిషన్ పరిశీలించినప్పుడు వాటిలో కార్బొనేసియస్ కంపౌండ్స్ మెండుగా ఉన్నాయని గుర్తించారు మొట్ట మొదటి బిల్డింగ్ బ్లాక్స్ కార్బన్ చేత తయారు చేయబడ్డాయి ఇంకా ముఖ్య విషయం ఏంటి అంటే ప్రారంభంలో భూమి యొక్క వాతావరణం అనగా ప్రిమోర్డిల్ ఎర్త్స్ అట్మాస్పియర్ primordial earth's atmosphere బాగా తగ్గిపోతోంది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా తొలి ఏడువందల నుండి ఎనిమిది వందల మిలియన్ సంవత్సరాల వరకు నైట్రోజన్ అమోనియా మీథేన్ కార్బన్ డయాక్సైడ్ ఉండటం మూలాన మరియు వాతావరణ ఆక్సిజన్ లేకపోవటం వలన భూమి వాతావరణం బాగా తగ్గిపోయిందని మీరు గమనిస్తారు కాబట్టి మొట్టమొదటి హైపోథెసిస్ ఏమిటి 1929 లో ఈ బాక్గ్రౌండ్ ని దృష్టిలో పెట్టుకుని అలెగ్జాండర్ ఓపారిన్ మరియు జే హాల్డేన్ J S Halden తమ మొదటి హైపోథెసిస్ ని వివరించారు వారి ప్రకారం మొట్ట మొదటి మాలిక్యూల్స్ లేదా బయోలాజికల్ మొలిక్యూల్స్ చిన్న మాలిక్యూల్స్ ని ఎబయోటిక్ సింథేసిస్ చేయడం వాళ్ళ ఏర్పడ్డాయి కాబట్టి సుగర్స్ లేదా అమైనో ఆసిడ్స్ యొక్క మొదటి సెట్ కేవలం ఈ ఎబయోటిక్ సింథేసిస్ ద్వారా ఏర్పడి ఉండవచ్చు మరి ఇది ఎలా సాధ్యం వారి ప్రకారం భూమి యొక్క తొలి రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంట్ ఏదైనా హై ఎనర్జీ డిశ్చార్జ్ అల్ట్రా వయొలెట్ లైట్ల రూపంలో గాని లేదా మెరుపుల రూపంలో గాని భూమి ఉపరితలం మీద ఉన్న జియోలాజికల్ మొలిక్యూల్స్ నించి సింపుల్ మొలిక్యూల్స్ లను ఆకస్మికంగా సింథసిస్ చేస్తుంది ఇది 1929 లోని హైపోథెసిస్ 24 సంవత్సరాల తరువాత 1953 లో ఇదంతా నిజం అని స్టాన్లీ మిల్లర్ మరియు హారొల్ద్ ఉరేయ్ వివరించారు అయితే ఈ స్టాన్లీ మిల్లర్ మరియు ఉరేయ్ ఏమి చేసారంటే వాళ్ళ లాబరేటరీ లో ప్రిమోర్డిల్ భూమి వాతావరణం లేదా ప్రిమోర్డిల్ సూప్ అంటే ఈ సందర్భంలో చాలా ఎక్కువ బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఉన్న ఒకప్పటి సముద్రాల లాగా తయారు చేసారు వారి వద్ద ప్రిమోర్డిల్ సూప్ లాంటిది ఉంది అలాగే చాలా ఎక్కువ టెంపరేచర్లో ఉన్న సముద్రం లాటి వాతావరణం అంటే మరిగే నీరు ఉంది మీథేన్ అమోనియా మరియు హైడ్రోజన్ ఉండే రెడ్యూస్డ్ ఎన్విరాన్మెంట్ లో లో నీటి ఆవిరిని సేకరించారు ఇప్పుడు ఈ రెడ్యూస్డ్ ఎన్విరాన్మెంట్ లో ఎలెక్ట్రోడ్స్ ద్వారా అల్ట్రా వయొలెట్ రేడియేషన్స్ లేదా మెరుపులులను అనుకరించేందుకు ఎనర్జీ అందించినప్పుడు ఏదైతే ఆకస్మికంగా జెనరేట్ అవుతుందో దాన్నినెమ్మదిగా కండెన్సర్ ద్వారా కండెన్స్ చేసి కండెన్సింగ్ పోల్ లేదా కొనికల్ ఫ్లాస్క్ లో సేకరించాలి వారుఈ చల్లబరిచిన నీటి యొక్క కంపోసిషన్ ని అనలైజ్ చేసినప్పుడు ఈరోజుకి మనం చూసే ఆలినైన్ గ్లైసిన్ సుగర్స్ నూక్లిక్ ఆసిడ్ అడెనీన్ మరియు లిపిడ్స్ లాటి నూక్లిక్ ఆసిడ్ బేసెస్ వంటి ఎన్నో అమైనో ఆసిడ్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు బయోలాజికల్ మాలిక్యూల్స్ యొక్క తొలి రూపాలు జరిపిన అబయోటిక్ సింథెసిస్ ని 1929 లో మన ముందుంచిన హైపోథీసిస్ కి తొట్ట తొలి రుజువుగా పరిగణించొచ్చు ప్రస్తుత జీవనంలో మాక్రో మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి కేవలం చిన్న మాలిక్యూల్స్ ఉండడం సరిపోదు ఉదాహరణకి ప్లాంట్ సెల్ని తీసుకుంటే దాని బైట కవరింగ్ ని సెల్ వాల్ అంటారు సెల్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నప్పుడు దీని గురించి మళ్ళీ మాట్లాడతాను సెల్ ఫంక్షన్ అనేది నిజానికి ఒక గ్లూకోస్ పాలిమర్ దీనినే మనము సెల్యులోస్ అని కూడా అంటాము ఇవి చాలా పెద్ద పాలిమరిక్ మొలిక్యూల్స్ అబయోటిక్ మొలిక్యూల్స్ నెమ్మదిగా పొలిమెరిజ్ అయ్యి హయ్యర్ ఆర్డర్ మాలిక్యూల్స్ గా ఎలా మారాయి అన్న దానికి రెండో హైపోథీసిస్ కూడా ఉంది ఈ రెండో హైపోథీసిస్ లో భూమి యొక్క ప్రారంభ దశలో భూమి క్రస్ట్ ఇంకా చాలా వేడిగా ఉన్నప్పుడు రాళ్లు మట్టి ఇసుక చాలా వేడిగా ఉంటాయి అలాంటి వేడి వాతావరణంలో ఒక మోనోమర్ చాలా సులువుగా వేరే మోనోమర్ తో డీహైడ్రేషన్ పద్దతి ద్వారా ఇంటరాక్ట్ అవుతుంది భూమి క్రస్ట్ మీద తగినంత కార్బొనేశియస్ మెటీరియల్ ఉన్నందువల్ల సింథసిస్ రేట్ హైడ్రోలిసిస్ రేట్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోస్టూలేషన్ ఏంటి అంటే మోనోమెరిక్ యూనిట్స్ యొక్క అబయోటిక్ సింథసిస్ తరువాత ఎక్కువ డిహైడ్రేషన్ రేట్ వల్ల ఆకస్మిక పొలిమేరైజేషన్ జరిగి ఉండొచ్చు దీనికి ఇంకొక కారణం కెమికల్ రియాక్షన్ కలుగ చేసే వేడి రాళ్లు మట్టి ఇసుక వల్ల కావొచ్చు సిడ్నీ ఫాక్స్ దీనికి రుజువు చూపించాడు ఆర్గానిక్ మోనోమెర్లను వేడి మట్టి మీద డ్రిప్ చేసాడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఛార్జ్డ్ సైట్స్ ఉన్న ఐరన్ పైరైట్ మీద లేదా ఇసుక మీద డ్రిప్ చేసాడు అప్పుడు ఈ మోనోమెరిక్ మాలిక్యూల్స్ అన్ని కలిసి నెమ్మదిగా పొలిమేరిక్ మాలిక్యూల్స్ గా తయారవుతాయి ఈ ప్రక్రియలో కండెన్సేషన్ ప్రక్రియ జరగటానికి మెటల్ ఆయాన్స్ ఉపకరిస్తాయి మొదటి బయలాజికల్ మాలిక్యూల్స్ సెట్ అబయటిక్ సింథసిస్ నించి తయారైందని అలాగే అవి పోలిమరైజ్ అవ్వాలని మనం విశ్వసించాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రెప్లికేటివ్ సామర్ధ్యం ఎప్పుడు మొదలయిందని ఎందుకంటే ఇప్పటి వరకు మనం కేవలం ప్రిమోర్డిల్ భూమి మీద జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం ఈ ప్రిమోర్డిల్ భూమి కి చాలా ఎక్కువ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది అలాగే ఎక్కువ వాతావరణ ఆక్సిజన్ లేదు మరియు చాలా వేడి ఉపరితలం ఉంది కానీ నేను మీకు నా ముందు ప్రెసెంటేషన్ లో చెప్పినట్లు నిర్జీవ వస్తువుల నించి జీవాన్ని వేరు చేయగలిగేది రెప్లికేట్ చేయగలిగే సామర్ధ్యమే ఈ సమయంలో నాన్ రేప్లికేటివ్ ఫారం నించి రెప్లికేటివ్ ఫారం లోకి మార్పు ఎలా జరిగింది అనే దానికి మన దగ్గర ఎటువంటి స్పష్టమైన రుజువు లేదు కానీ ఎవరైనా ఏ మాలిక్యూల్స్ సమితి ని చూస్తే ఈ ప్రక్రియ కి అవి ఒక ఐడియల్ ఇనిషియేటర్ అవుతాయి అని అంటే ఆర్ఎన్ఏ మొదటి జెనెటిక్ మెటీరియల్ అయ్యి ఉండవచ్చు అని చెప్పటానికి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సరిపడా రుజువులు లేదా సూచనలు ఉన్నాయి ఇది RNA అయ్యుండొచ్చు అని మనం అనుకునే ముందు ఈ జీవ ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ ప్రవాహం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం ప్రస్తుతానికి మన సిస్టం లో ఏ జీవిలో అయినా ఇన్ఫర్మేషన్ అనేది DNAలో ఎన్కోడ్ అయ్యి ఉంటుంది ఈ DNA RNA గా ట్రాన్స్క్రైబ్ అయ్యే ప్రక్రియ ని ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు ఈ పని అంతా చేసేది మన శరీరంలో సెల్ లో ఉండే ప్రోటీన్ మన తరువాతి వీడియోల్లో DNA RNAగా మారే ప్రక్రియ ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ RNA నించి ప్రోటీన్ గా మారే ప్రక్రియ మరియు ట్రాన్సలేషన్ ప్రక్రియలను చర్చించుకుందాం కానీ ఈరోజుకి మన దృష్టి RNA మీద కేంద్రీకరిద్దాము RNA నే మొదటి జెనెటిక్ మెటీరియల్ అని మన దగ్గర సరిపడా రుజువులు ఉన్నాయి అందులో ఒకటి 1980 ల్లో సిడ్నీ అల్ట్మన్ మరియు అతని సహచరులు RNAఏ కు పొలిమెరైజ్ అవ్వటమే కాదు తనని తాను క్లీవ్ చేసుకునే సామర్ధ్యం కూడా ఉంది అని చూపించిన రుజువు కాబట్టి ఆర్ఎన్ఏ కేవలం తనని తాను పొలిమెరైజ్ చేసుకునే మాలిక్యూల్ లాగానే కాకుండా ఒక ఎంజైమ్ లా కూడా పని చేస్తుంది RNA యొక్క ఈ క్యాటలిటిక్ ఆక్టివిటీ ప్రోటీన్స్ మీద ఆధారపడి ఉండదు ఆ కోణంలో చూస్తే ఇది చాలా వెర్సటైల్ న్యుక్లిక్ ఆసిడ్ మాలిక్యూల్ తనని తాను పొలిమెరైజ్ చేసుకోవటమే కాదు అవసరం ఉంటే క్లీవ్ కూడా చేసుకుని ఎంజైమ్ లా కూడా పని చేయగలదు ఇంకా ఆసక్తి కలిగించి చమత్కారంగా అనిపించే విషయం ఏంటి అంటే ప్రోటీన్ సింథసిస్ యొక్క వివరాల్లోకి వెళితే ప్రోటీన్ సింథసిస్ లో చాలా దశలు ఆర్ఎన్ఏ మీద ఆధారపడి ఉంటాయి ఉదాహరణకి ఏదైతే ఈ ఎమినో ఆసిడ్స్ ల గొలుసుని రైబోసోమ్స్ గా పిలవబడే ప్రోటీన్ గా మారుస్తుందోఅది రసాయనికంగా ఆర్ఎన్ఏ తో తయారయ్యి ఉంటుంది రైబోసోమ్స్ లో 2 3 వ వంతు ఆర్ఎన్ఏ తో తయారయ్యి ఉంటుంది ఇదే కాదు ప్రస్తుత ప్రపంచంలో జెనెటిక్ మెటీరియల్ గా పిలవబడే డిఎన్ఏలో మొత్తం కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డిఎన్ఏ రెప్లికేట్ అవ్వాలి అలా అవ్వటానికి ఆర్ఎన్ఏ మీద ఆధారపడుతుంది డిఎన్ఏ రెప్లికేషన్ గురించి మాట్లాడుకున్నపుడు నేను దీనిని వివరిస్తాను మన దగ్గర సరైన రుజువులు లేవు కానీ బహుశా రెప్లికేట్ చేయగల సామర్ధ్యం పొందిన ప్రాచీన మాలిక్యూల్ అవ్వటం వలన ఆర్ఎన్ఏ ఒక ఆసక్తికరమైన మాలిక్యూల్ గా మారింది ఎలా వచ్చాయి అనేది నాలుగవ సిద్ధాంతం మనం ఇప్పుడంతా కేవలం మోనోమర్ల యొక్క కెమికల్ సింథసిస్ గురించి అవి పెద్ద ఫార్మ్స్ గా పొలిమెరైజ్ అవ్వడం గురించి అలాగే రెప్లికేటివ్ సామర్ధ్యం పొందటం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అని నా ఉద్దేశము కానీ మరి మీరు సెల్స్ వరకు ఎలా వెళతారు ఇక్కడే మనం సావకాశంగా పరిగణించాల్సిన విషయం ఏమిటంటే సమయం గడిచే కొద్దీ సోర్సెస్ చాలా తక్కువ అయిపోతాయి ఈ మాలిక్యూల్స్ యొక్క సమూహాన్ని సంరక్షించడానికి మరియు వాటి లక్షణాలను నిర్వహించటానికి చాలా ఎన్టీటీ ఉంటుంది ఈ ప్రక్రియలో లిపిడ్ మాలిక్యూల్స్ అన్నీ లైపోసామ్స్ లా చేరుతాయి ఇవి అంఫిఫాటిక్ అంటే వాటికొక పోలార్ హెడ్ ఒక నాన్ పోలార్ టెయిల్ ఉంటాయి ఇది ఎలా అంటే సబ్బు ద్రావణాన్ని నీటిలో వేసినప్పుడు ఈ లిపిడ్ మాలిక్యూల్స్ అన్నీ బుడగల్లా మారుతాయి కాబట్టి ఈ ప్రారంభ లిపిడ్ లైపోజోములు అబియాటిక్గా సింథసైజ్ చేయబడిన స్వీయ ప్రతిరూప జీవ అణువులను ఏదో ఒకవిధంగా జతచేసి మొదటి మరియు అత్యంత ప్రాచీనమైన జీవిత రూపాన్ని ఏర్పరుస్తాయి దీనిని మీరు ప్రోటోబయోంట్లుగా పిలుస్తారు ఈ ప్రోటోబయోంట్లుగా ఎప్పటికో ప్రోకార్యోట్లు గా పరిణామం చెంది ఉంటాయి కాకపోతే ఈ అబయోటిక్ సింథసిస్ రాత్రికి రాత్రే సరాసరి ప్రోకార్యోట్లు గా మారిపోలేదు ఇది జరగటానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది ఆ తర్వాతే ప్రోకార్యోట్లు యొక్క ప్రారంభ రూపాలు మనకు తెలిసిన యూకార్యోట్లు గా మారి చివరికి ఈరోజు మనం చూసే ఎంతో పరిణితి చెందిన మల్టీ సెల్యూలర్ జీవులుగా పరిణామం చెంది ఉంటాయి సెల్ బయాలజీ గురించి మాట్లాడినప్పుడు మనం దీని గురించి చర్చించుకుందాము ప్రోటోబయంట్స్ నించి ప్రస్తుత రోజు జీవులుగా మారిన ఈ ప్రయాణాన్ని మనం ఎవల్యూషన్ అనే అంశం లో చూద్దాం ప్రస్తుతానికి నాలుగు హైపోథసిస్లు ఉన్నాయని తెలుసుకున్నారు అవి చిన్న మొలిక్యూల్స్ యొక్క అబయోటిక్ సింథసిస్ చిన్న మాలిక్యూల్స్ ని పాలిమరైజ్ చేయగలగడం చిన్న మాలిక్యూల్స్ కు రెప్లికేట్ అయ్యే సామర్ధ్యం ఉండగలగడం మరియు బయలాజికల్ సూప్స్ లను జత చేయగలగడం లేదా ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మొదటి రూపాలైన లిపిడ్ మాలిక్యూల్స్ లను జత చేయటం కానీ ఈ భూమండల చరిత్రలో ఎంతో ముఖ్యమైన మరియు కీలకమైన మలుపు ఒకటి ఉంది అదే ఆక్సిజన్ రెవల్యూషన్ ఈ కర్వ్ లో నేను ప్రస్తుత రోజున అట్మాస్పియరిక్ ఆక్సిజన్ ని ఎక్కడ ప్లాట్ చేసానో చూసారా ప్రాచీన భూమిలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉందని మీరు తెలుసుకుంటారు మొదటి 2 5 బిలియన్ సంవత్సరాల వరకు అట్మాస్పియర్ లో అసలు ఆక్సిజన్ లేదు అనే చెప్పుకోవాలి ఈ మలుపులో ఏదో జరిగి ఉంటుంది మీరు గమనిస్తే కొన్ని మిలియన్ సంవత్సరాలలో అసలు ఆక్సిజన్ లేని పరిస్థితి నించి అట్మాస్ఫియర్ అంతా చాలా ఎక్కువగా ఆక్సిజన్ తో నిండి ఉండే పరిస్థితి వచ్చింది బహుశా ఈ దశలో భూమి మీద జీవం అంటే మొక్కలు లేదా ఫోటోసిన్థెటిక్ జీవులు పరిణామం చెంది ఉంటాయి దీనికి కారణం బహుశా ఈ సమయానికి అంటే 2 5 బిలియన్ సంవత్సరాలకి వనరులు తగ్గిపోయి ఉండడం వలన జీవిని బ్రతకటానికి బలవంతపెట్టి ఉంటాయిఎందుకంటే బ్రతకం అనేది జీవి యొక్క లక్షణం కాబట్టి వనరులు అంతకంతకు తగ్గిపోవటం వలన కార్బన్ కలిగిన ఇన్నర్ కంపౌండ్స్ శక్తి మెండుగా ఉన్న ఫాస్ఫేట్స్ అయిపోవటం వలన జీవి బ్రతకాలి కాబట్టి శక్తి దొరికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలిసి వస్తుంది మన అవగాహన ప్రకారం ఒక మార్గం ఏమై ఉండొచ్చు అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ని ఉపోయోగించుకుని దాని శక్తిని తగ్గించుకోవడం కానీ అప్పటికే హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా అయిపోయి ఉంటుంది అందుకే జీవి కూడా ఇంకా తెలివిగా దానికి కావలిసిన శక్తిని సౌర శక్తి అంటే సూర్యుడి ద్వారా తీసుకుని ఉంటుంది అలా ఫోటోసిన్థసిస్ అనే ప్రక్రియ పరిణామం చెంది ఉంటుంది ఈ ప్రక్రియలో ఆక్సిజన్ బై ప్రోడక్ట్ అవ్వటం వలన అట్మాస్ఫియర్ బాగా ఆక్సిడైజ్ అయిపొయింది ఇప్పుడు అట్మాస్ఫియర్ బాగా ఆక్సిడైజ్ అవ్వడం వల్ల జీవి తన పెద్ద మొలిక్యూల్స్ ని చిన్న ఎన్టిటీస్ గా మార్చటానికి కావాల్సిన శక్తి ని తీసుకోవటానికి ఇంకా ఎన్నో మార్గాలను వెతుకుతుంది కానీ అది అంత సులభం కాదు ఎందుకంటే ఈ ఆక్సిడైజ్డ్ వాతావరణంలో ఈ పొలిమేర్లను విరగొట్టాలి అంటే ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్ ఉండాలి ఈ శక్తి విడుదల అవ్వడాన్నే మనం బహుశా ఈరోజు రెస్పిరేషన్ అంటున్నాము మరో విధంగా చెప్పాలి అంటే ప్రారంభంలో భూమి మీద జీవం చాలా రెడ్యూసింగ్ వాతావరణం లో మొదలయ్యింది ఆ తర్వాత నేను అనుకోవడం ఒక 2 6 బిలియన్ సంవత్సరాల క్రితం మార్పు జరిగి ఉంటుంది అప్పుడు జీవులు తెలివి మీరి సౌర శక్తి వాడటం మొదలు పెట్టాయి అలాగే కెమికల్ ఎనర్జీ ని రెడ్యూసింగ్ కంపౌండ్స్ అయిన హైడ్రోజన్ సల్ఫైడ్ నించి ఉపయోగిస్తాయి ఈ ప్రక్రియ లో భాగంగా ఆక్సిజన్ బై ప్రోడక్ట్ అవటం వలన అట్మాస్ఫియర్ అంతా చాలా ఎక్కువ ఆక్సిడైజ్ అయిపొయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో కొత్త కెమికల్ రి యాక్షన్స్ జరిగి ఉంటాయి శక్తిని విడుదల చేయటానికి ఆక్సిడైజ్ అయ్యి ఉన్న పొలిమర్లు విరిగి మోనోమెర్లగా మారుతాయి బహుశా ఇక్కడే మైటోకాండ్రియా పరిణామం చెంది ఉంటుంది ఇప్పుడు నేను వివరిస్తున్న స్లయిడ్ దగ్గరికి వద్దాం ఇక్కడే భూమి యొక్క ఆవిర్భావం అయ్యి ఉండవచ్చు ఇక్కడే ఈ దశలోనే భూమి మీద అట్మాస్ఫియర్ చాలా రెడ్యూసింగ్ గా ఉందని మీరు గమనిస్తారు ఆతర్వాత మనకి భూమి మీద మొదటిసారిగా జీవం ఆవిర్భవించింది అనడానికి సాక్ష్యాలు ఇక్కడే ఎక్కడో ఉన్నాయి ఇది ఏం చెబుతోంది అంటే భూమి ఆవిరిభావించిన 700 మిలియన్ సంవత్సరాల తర్వాత మొదట ప్రోటోబాయంట్స్ పరిణామం చెంది ఉంటాయని అవి తర్వాత ప్రోకార్యోట్లు గా మార్పు చెందాయని కానీ సరిపడా హై ఎనర్జీ కంపౌండ్స్ లేకపోవడం వలన వనరులు బాగా తగ్గిపోవడం వలన ఒకానొక సమయంలో జీవులు వాటి ఆహారాన్ని సౌర శక్తిని ఉపయోగించి వాటంతట అవే తయారు చేసుకునే లక్షణాన్ని అలవరుచుకున్నాయి దీని వాళ్ళ ఆక్సిజన్ బైప్రొడక్టు గా వచ్చింది అలా భూమి యొక్క అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ బాగా ఎక్కువ అయ్యింది దీని వలన ప్రోకార్యోట్లు బాగా రూపాంతరం చెందాయి వాటినే ఈరోజు మనము యూకార్యోట్లు అంటున్నాము మనం దీని గురించి తర్వాత మాట్లాడదాము ఆ తర్వాత దాని జీవితం బాగా క్లిష్టతరంగా మారి సింగల్ సెల్ యూకార్యోట్లు కాస్తా మల్టీ సెల్యూలర్ యూకార్యోట్లుగా మొక్కలుగా జంతువులుగా చివరికి మనుషులుగా మారాయి సంక్షిప్తంగా చెప్పాలి అంటే జీవ ఆవిర్భావం అనేది మూడు దశలుగా విభజించబడింది మొదటి దశ కెమికల్ ఎవల్యూషన్ ఈ దశలో ఆర్గానిక్ మొలిక్యూల్స్ యొక్క అబయటిక్ ఫార్మేషన్ మరియు పొలిమేరైజేషన్ జరుగుతాయి రెండవ దశ సెల్ఫ్ ఆర్గనైజేషన్ ఈ దశలో పాలిమర్ లు రేప్లికేషన్ లక్షణాన్ని అభివృద్ధి చేసుకుని మొదటి ప్రోటోబయంట్లని తయారు చేసాయి ఆ తర్వాత అసలు ప్రక్రియ మొదలైయ్యింది కొన్ని బిలియన్ సంవత్సరాల పాటు జీవం పరిణామం చెందుతూనే ఉంది ఈ పరిణామాలు మెటబోలిక్ రియాక్షన్స్ అంటే జీవి శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్ దీనినే మనము మెటబాలిజం అంటాము ఈ మెటబోలిక్ రియాక్షన్స్ జీవిని ఆహరం తయారు చేసుకుని తిని మరియు ఆ ఆహారాన్ని విడగొట్టి శక్తిని తయారు చేసుకునేలా చేస్తాయి అలా నెమ్మదిగా సింగల్ సెల్ జీవి నించి మల్టీ సెల్ జీవిగా రూపాంతరం చెందుతుంది జీవం గురించి చదివినప్పుడు ఒక విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అదేంటంటే ఇప్పుడు మనం చూడని కొన్ని జీవ జాతులు ఉన్నాయి బయాలజీ లో మెటబోలిక్ రియాక్షన్స్ అని పిలువబడే కొన్ని ప్రాథమిక కెమికల్ రియాక్షన్స్ లేదా డిఎన్ఏ లో కోడ్ చేయబడ్డ సమాచారం అనేవి ప్రోకార్యోట్లు నించి ఇప్పటి మానవుల వరకు పరిరక్షించబడ్డాయి మరో విధంగా చెప్పాలి అంటే ఏ కోడ్ ద్వారా DNA లో మెసేజ్ మరియు సమాచారం స్టోర్ అయ్యి ఉందో ఏ భాష అయితే ఉపయోగించి కోడింగ్ చేయబడిందో లేదా సమాచారం అటు ఇటు గా అన్ని జీవజాతుల్లోనూ ఒకేలాగా ఉంది ఫెనోటైప్స్ ని చూస్తే బాక్టీరియా నించి మనుషుల వరకు ఎంత విభిన్నంగా ఉన్న సరే ఒకేలాగా ఉంది అని మనకి అర్థమవుతుంది వీటి మీద ప్రశ్నలను మన తరువాతి ఉపన్యాసం అయిన ఎవల్యూషన్ లో చూద్దాం మనం ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ని ఇక్కడితో ముగిద్దాం నేను మిమ్మల్ని భూమి మీద జీవం ఎలా ఆవిర్భవించిందో ఆనిమేషన్ ద్వారా వివరించే కొన్ని స్పష్టమైన అందమైన వీడియోలు చూడాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు